ఈ లెక్చర్ లో మనము మన చివరి లెక్చర్ లో చూసిన STM32 బోర్డులో అందుబాటులో ఉన్న కొన్ని ప్రత్యేకమైన ఇన్పుట్ అవుట్పుట్ లక్షణాల గురించి మాట్లాడబోతాము ఈ లెక్చర్ లో మనం మొదట పల్స్ విడ్త్ మాడ్యులేషన్ క్లుప్తం గా PWM అని పిలిచే దాని గురించి తరువాత ఈ నిర్దిష్ట బోర్డులో PWMను ఎలా ఉపయోగించాలో మరియు చివరగా ఈ బోర్డులో ఇంటరుప్పుట్ లను ఎలా ఉపయోగించాలో అనే వాటి గురించి మాట్లాడుదాం మొదట పల్స్ విడ్త్ మాడ్యులేషన్ గురించి మాట్లాడుదాం ఇది ఒక రకమైన డిజిటల్ విలువ యొక్క విలువను సమానమైన అనలాగ్ విలువగా ఎన్కోడ్ చేయగల సాంకేతికత కానీ నేరుగా కాదు దాన్ని ఎన్కోడింగ్ చేయడానికి పరోక్ష మార్గం ఉంది ఈ లెక్చర్ ముందుకు వెళ్లే కొద్దీ మనము దానిని అర్థం చేసుకోవాలి మొదట పల్స్ విడ్త్ మాడ్యులేషన్ ఏమిటో చూద్దాం మొదటి విషయం ఏమిటంటే PWM ఉపయోగించి మనం ఒక రకమైన దీర్ఘచతురస్రాకార డిజిటల్ వేవ్ఫార్మ్న్ని ఉత్పత్తి చేయగలము మరియు ఒక నిర్దిష్ట కాల వ్యవధి T ఉంటుంది మనము ఎన్కోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్న కొన్ని పారామితులుకి అనులోమానుపాతంలో ఉండే ఒక రకమైన లక్షణాన్ని తీసుకురావడంలో PWM మనకు సహాయపడుతుంది ఇది ఆన్ ఆఫ్ ప్రవర్తన నుండి వస్తుంది ఈ వేవ్ఫార్మ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఆన్లో ఉందని మరియు అది తక్కువగా ఉన్నప్పుడు అది ఆఫ్లో ఉందని చెప్తాము ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే మన వేవ్ఫార్మ్ ఎంతకాలం ఆన్లో ఉంది మరియు ఎంతకాలం ఆఫ్లో ఉంది అవుట్పుట్ సిగ్నల్ నిర్దిష్ట కాల వ్యవధిలో ఆన్ మరియు ఆఫ్ వ్యవధుల మధ్య ప్రత్యామ్నాయంగా ఉంటుంది వాస్తవానికి ఈ ఆన్ సమయం మరియు ఆఫ్ సమయం కూడా ఒక నిర్దిష్ట కేసు కోసం నిర్ణయించబడుతుంది PWMను వివిధ రకాల అప్లికేషన్స్ లలో ఉపయోగించవచ్చు మనము డేటా కమ్యూనికేషన్ కోసం మరియు కంట్రోల్ అప్లికేషన్స్ కోసం కూడా ఉపయోగించవచ్చుమనమ వీటిని ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ కోసం ఉపయోగించటానికి ఎక్కువ ఆసక్తి చూపుతాము మరియు కమ్యూనికేషన్ అప్లికేషన్స్ కోసం మీరు కొంత సమాచారాన్ని ఎన్కోడ్ చేయడానికి PWM ను కూడా ఉపయోగించవచ్చు కానీ ఇక్కడ చర్చ పరిధి లో మనము దానిని తెలుసుకోవలసిన అవసరం లేదు ఇప్పుడు PWM సరిగ్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం PWM చేత ఉత్పత్తి చేయబడుతున్న ఈ వేవ్ఫార్మ్లో కాల వ్యవధి స్థిరంగా ఉంచబడుతుంది ఈ కాల వ్యవధి T ని మనము పేర్కొన్న తర్వాత ఇది స్థిరంగా ఉంచబడుతుంది ఇప్పుడు మనం ఎన్కోడ్ చేయదలిచిన పరామితిని బట్టి మనం మార్చడానికి ప్రయత్నిస్తున్నది ఉంది ఇది పల్స్ విడ్త్ లేదా ON సమయం దీనిని t on అని పిలుద్దాం ఈ t on మనం ఎన్కోడ్ చేయదలిచిన పరామితికి అనులోమానుపాతంలో మారుతూ ఉంటుంది ఈ విషయంలో మేము ఈ దీర్ఘచతురస్రాకార వేవ్ఫార్మ్ యొక్క డ్యూటీ సైకిల్ అని నిర్వచించాము ఇది పల్స్ ON శాతంగా వ్యక్తీకరించబడిన సమయ నిష్పత్తి కాబట్టి వాస్తవానికి డ్యూటీ సైకిల్ మీ పల్స్ మొత్తం కాల వ్యవధి లేదా పల్స్ వ్యవధి 100 ద్వారా గుణించబడిన మొత్తం సమయం అని నిర్వచించబడింది ఈ చిత్రంలో పల్స్ ఆన్ టైం t on ను కాపిటల్ T ద్వారా విభజించి 100 గుణిస్తే డ్యూటీ సైకిల్ ఇస్తుంది PWMకు సంబంధించి గమనించవలసిన మరో విషయం ఏమిటంటే మీకు ఏ విధమైన డ్యూటీ సైకిల్ ఉన్నప్పటికీ మీరు కొంత సగటు విలువను నిర్వచించవచ్చు వేవ్ఫార్మ్ యొక్క సగటు లేదా DC విలువ ఎంత మీలో ఫోరియర్ ట్రాన్స్ ఫామ్ తెలిసినవారికి మీరు ఈ వేవ్ఫార్మ్ లోని ఫోరియర్ ట్రాన్స్ ఫామ్ ను తీసుకుంటే 0 స్థాయిలో కొంత వ్యాప్తి పొందుతారు అది DC భాగం అవుతుంది ఈ వోల్టేజ్ 0 వోల్ట్ నుండి కొంత గరిష్టంగా 5 వోల్ట్లు మారుతుందని అనుకుందాం మధ్యలో ఈ చుక్కల రేఖ ద్వారా సగటు విలువ చూపబడుతుంది ఈ సగటు విలువ పల్స్ ఎంత సమయం ఆన్ ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎంత ఎక్కువ సేపు ఆన్ లో ఉంటే ఈ చుక్కల రేఖ పైకి కదులుతుంది కానీ పల్స్ స్ చాలా ఇరుకైనట్లయితే ఈ చుక్కల రేఖ క్రిందికి కదులుతుంది డ్యూటీ సైకిల్ సర్దుబాటు చేయడం ద్వారా మేము వేవ్ఫార్మ్ సగటు విలువను సర్దుబాటు చేస్తున్నాము మీరు ఒక ఇంటిగ్రల్ ను తీసుకొని సగటును తీసుకుంటే మీరు T కాల వ్యవధిలో వేవ్ఫార్మ్ సగటు విలువను లెక్కించవచ్చు కాబట్టి 0 నుండి T కాలానికి ఇంటిగ్రల్ ఒక కాల వ్యవధి f dt అని అనుకొందాం మీరు లెక్కిస్తే మీకు ఇలాంటి విలువ లభిస్తుంది ఇక్కడ VH అధిక స్థాయి వోల్టేజ్ VL తక్కువ వోల్టేజ్ స్థాయి ఇది t on కాలానికి ఎక్కువగా ఉంటుంది ఇది t off 1 t on కాలానికి తక్కువగా ఉంటుంది ఎందుకంటే మేము T ద్వారా విభజిస్తున్నాము కనుక కాబట్టి t on ను సర్దుబాటు చేయడం ద్వారా సగటు విలువ పరోక్షంగా ఆన్ పీరియడ్ లేదా డ్యూటీ సైకిల్కు అనులోమానుపాతంలో మారుతుంది కాల వ్యవధి స్థిరంగా ఉంటే డ్యూటీ సైకిల్ t on కు అనులోమానుపాతంలో ఉంటుంది ఇది సగటు విలువకు అనులోమానుపాతంలో ఉంటుంది ఇప్పుడు ఈ PWM వేవ్ఫార్మ్ నుండి మనం సగటు విలువను ఎలా తీయగలం సరళమైన మార్గం మీరు లో పాస్ ఫిల్టర్ను ఉపయోగించవచ్చు లో పాస్ ఫిల్టర్ యొక్క సరళమైన రకం RC సర్క్యూట్ రెసిస్టెన్స్ సిరీస్లో మరియు పారలల్ గా కెపాసిటర్ ఉంటాయి మీరు పల్స్ వేవ్ఫార్మ్ న్ని వర్తింపజేస్తే మీకు అవుట్పుట్ వోల్టేజ్ లభిస్తుంది అది DC విలువ అవుతుంది RC సమయ స్థిరాంకం తగిన మార్గంలో ఎన్నుకోబడితే అతి తక్కువ పౌనపున్యం మాత్రమే ఎటువంటి అటెన్యుయేషన్ లేకుండా పంపబడుతుంది అధిక పౌనపున్యం అటెన్యూట్ అవుతుంది కాబట్టి మీరు అవుట్పుట్లో వోల్టేజ్ యొక్క DC విలువను పొందుతారు PWM తో ఈ రకమైన సర్క్యూట్ మీరు డిజిటల్ నుండి అనలాగ్ కన్వర్టర్ స్థానంలో ఉపయోగించవచ్చని గమనించవలసిన ఆసక్తికరమైన విషయం మేము తరువాత చర్చిస్తున్న డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ ఒక డిజిటల్ ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ వద్ద అనుపాత అనలాగ్ వోల్టేజ్ను ఉత్పత్తి చేసే సర్క్యూట్ కాబట్టి డిజిటల్ ఇన్పుట్ను నియంత్రించడం ద్వారా మనం అవుట్పుట్ అనలాగ్ వోల్టేజ్ని సర్దుబాటు చేయవచ్చు ఇప్పుడు PWM మీకు ఇలాంటి లక్షణాన్ని అందిస్తుంది మీరు వేవ్ఫార్మ్ లోని డ్యూటీ సైకిల్ మార్చినట్లయితే ఒకరకమైన డిజిటల్ ఇన్పుట్ అని చెప్పగలిగే మీరు t on సర్దుబాటు చేస్తున్నారు మరియు మీరు అవుట్పుట్లో వోల్టేజ్ పొందుతున్నారు ఇది ఆ t on కు అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఈ సర్క్యూట్ డిజిటల్ నుండి అనలాగ్ కన్వర్టర్ లాగా పనిచేస్తుంది ఇన్పుట్లో డిజిటల్ విలువను వర్తింపజేయడానికి బదులుగా మేము PWM వేవ్ఫార్మ్లోని పల్స్ విడ్త్ ను సర్దుబాటు చేస్తున్నాము గమనించదగ్గ విషయం ఏమిటంటే నేను పరికరాన్ని నియంత్రించడానికి ఈ సర్క్యూట్ను ఉపయోగిస్తాను ఇది హీటర్ కావచ్చు ఇది తేలికగా ఉంటుంది ఇక్కడ నేను విద్యుత్ సరఫరాను అందించడానికి పల్స్ వేవ్ఫార్మ్ న్ని వర్తింపజేస్తున్నాను చాలా సర్క్యూట్లు బిల్ట్ ఇన్ రెసిస్టెన్స్ మరియు కెపాసిటెన్స్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఇన్పుట్ ఇంపెడెన్స్ ఉంటుంది మరియు ఇన్పుట్ దశలో తరచుగా అంతర్నిర్మిత లో పాస్ ఫిల్టర్ ఉంటాయి కాబట్టి ఈ లో పాస్ ఫిల్టర్ తరచుగా చాలా సందర్భాలలో అవసరం లేదు ఈ PWM పల్స్ వేవ్ఫార్మ్ మీరు నియంత్రించదలిచిన పరికరానికి నేరుగా అనువర్తించవచ్చు మరియు ఇన్పుట్ దశలో లో పాస్ ఫిల్టర్ స్వయంచాలకంగా సగటు విలువను సంగ్రహిస్తుంది మరియు సగటు విలువ ఆధారంగా మీకు కావలసినది పూర్తి అవుతుంది PWM యొక్క కొన్ని సాధారణ అప్లికేషన్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి మీరు DC మోటారును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారని అనుకుందాం దీని కోసం తరచుగా కంట్రోల్ సిగ్నల్ ఉంటుంది దీని సహాయంతో మీరు మోటారుకు వర్తించే విద్యుత్ సరఫరాను సర్దుబాటు చేయవచ్చు మీరు నేరుగా PWM తరంగ రూపం అనువర్తిస్తే అప్పుడు సగటు విలువ కు సమానమైన విద్యుత్ సరఫరా అవుతుంది కాబట్టి డ్యూటీ సైకిల్ సర్దుబాటు చేయడం ద్వారా మీరు విద్యుత్ సరఫరాను సమర్థవంతంగా సర్దుబాటు చేస్తున్నారు తద్వారా మోటారు వేగాన్ని సర్దుబాటు చేస్తారు ఇది మీరు ఒక అప్లికేషన్ అనుకోవచ్చు హీటర్ వంటి గాడ్జెట్ గురించి ఆలోచించండి లేదా మీరు మైక్రోవేవ్ ఓవెన్ గురించి కూడా ఆలోచించవచ్చు మీరు మైక్రోవేవ్ ఓవెన్ యొక్క శక్తిని సర్దుబాటు చేసినప్పుడు వాస్తవానికి ఏమి జరుగుతుంది PWM మెకానిజం ఉంది ఇది మైక్రోవేవ్ మెకానిజమ్ను ఆన్ మరియు ఆఫ్ చేస్తుంది మరియు డ్యూటీ సైకిల్ సర్దుబాటు చేయబడుతుంది ఆటోమేటిక్ హీటర్ కంట్రోల్ సిస్టమ్లో కూడా ఇదే పరిస్థితి మీరు హీటర్ను ఆన్ చేసి ఆపివేయండి మీరు హీటర్ను ఆన్ చేస్తున్న సమయం PWM వేవ్ఫార్మ్ యొక్క డ్యూటీ సైకిల్కి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు ఇలాంటి అనేక అప్లికేషన్స్ గురించి మీరు ఆలోచించవచ్చు మీరు STM32F401 బోర్డ్ను తిరిగి సందర్శిస్తే మీరు ఆర్డునో కనెక్టర్ను పరిశీలిస్తే అనేక PWM పిన్లు పేర్కొన్నట్లు మీరు చూస్తారు అలాంటి ఆరు PWM పిన్స్ ఉన్నాయి mbed అని పిలువబడే ఒక రకమైన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్లో మనం ఉపయోగిస్తున్న ప్రామాణిక PWMOut ఇంటర్ఫేస్ ఉంది ఇది మనము తరువాత చూస్తాము Mbed కింద ఈ PWMOut అందించబడిన ప్రామాణిక లైబ్రరీ ఇది PWM ను ఉపయోగించే అప్లికేషన్లను అభివృద్ధి చేయడంలో మనకు సహాయపడుతుంది ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ కొన్ని ఫంక్షన్లను కలిగి ఉండి ఇది ఉత్పత్తి చేయబడిన PWM వేవ్ఫార్మ్ యొక్క డ్యూటీ సైకిల్ సర్దుబాటు చేయడానికి పిలువబడుతుంది ఆర్డునో ఇంటర్ఫేస్ 6 PWM అవుట్పుట్లకు మద్దతు ఇస్తుంది కానీ మీకు ఈ డీటెయిల్డ్ పిన్లకు యాక్సెస్ ఉంటే ఇంకా చాలా ఉంటాయి కాబట్టి మీరు 6 కంటే ఎక్కువ PWM అవుట్పుట్ పిన్లను కూడా కలిగి ఉండవచ్చు ముఖ్యంగా ఈ PWM సిగ్నల్స్ ఆన్ మరియు ఆఫ్ కొన్ని టైమర్లను ఉపయోగించి ఉత్పత్తి చేయబడతాయి మీరు అవుట్పుట్ను 1 కి ఉంచవచ్చు టైమర్ను విలువతో లోడ్ చేయవచ్చు మరియు గడియారంతో టైమర్ అది 0 అయ్యే వరకు డౌన్ లెక్కింపు అవుతుంది ఉదాహరణకు ఈ ON కాలం 10 యొక్క కౌంట్ విలువను సూచిస్తుంది మరియు ఇది OFF వ్యవధి 18 యొక్క కౌంట్ విలువను సూచిస్తుంది కాబట్టి నేను కౌంటర్ లేదా టైమర్ను తగిన విలువతో లోడ్ చేస్తాను మరియు అది 0 కి చేరుకునే వరకు లెక్కించండి మరియు అది 0 కి చేరుకున్న వెంటనే నేను సిగ్నల్ విలువను మారుస్తాను మరియు ఇది 10 18 10 18 10 18 ను పునరావృతం చేస్తుంది నేను డ్యూటీ సైకిల్ మార్చాలనుకున్నప్పుడు మొత్తం నేను 28 ని ఉంచుతాను కాని నేను మొదటి భాగాన్ని మాత్రమే మారుస్తాను నేను మొదటి భాగం 5 చేస్తానని అనుకుందాం రెండవ భాగం స్వయంచాలకంగా 23 కి సర్దుబాటు అవుతుంది ఈ మొత్తం 28 అవుతుంది ఎందుకంటే కాలం అదే విధంగా ఉంటుంది నేను డ్యూటీ సైకిల్ సర్దుబాటు చేస్తున్నప్పుడు ఈ సర్దుబాట్లు స్వయంచాలకంగా చేయబడతాయి PwmOut లైబ్రరీలో భాగంగా అందుబాటులో ఉన్న ఫంక్షన్లను చూద్దాం ఈ PwmOut ఒక క్లాస్ ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ ఇది ఒక నిర్దిష్ట పిన్తో అనుసంధానించబడిన PwmOut ఇంటర్ఫేస్ను సృష్టించే క్లాస్ ఎందుకంటే ఆర్డునో ఇంటర్ఫేస్లో D1 D2 D3 అని పిలువబడే అనేక పిన్లు ఉన్నాయని చూడగలరు PWM పిన్ ఏదైతే మీరు చూస్తున్నారో దానిని PWM D3 అని వ్రాస్తారు నేను ఒక ఉదాహరణ తీసుకుంటాను వ్రాయడం మరియు చదవడం అని పిలువబడే కొన్ని విధులు ఉన్నాయి రైట్ ఫంక్షన్ను ఉపయోగించి మీరు వేవ్ఫార్మ్ యొక్క డ్యూటీ సైకిల్న్ని పేర్కొనవచ్చు విధి చక్రం 0 నుండి 1 వరకు భిన్నంగా పేర్కొనబడింది దీని అర్థం ఇది 100 తో గుణించబడదు మొత్తం కాలంతో విభజించబడిన వ్యవధిలో ఇది ఒక భిన్నంగా పేర్కొనబడింది మీరు దీన్ని 0 5 గా వ్రాస్తే అది ఆన్ మరియు ఆఫ్ వ్యవధికి సమానంగా ఉంటుంది అదేవిధంగా మీరు డ్యూటీ సైకిల్ అమరిక యొక్క ప్రస్తుత విలువను చదువుకోవచ్చు ఒక ప్రోగ్రామ్లో మీరు సెట్ చేసిన డ్యూటీ సైకిల్ ఏమిటో మీకు గుర్తు లేదని అనుకుందాం మీరు ఈ రీడ్ ఫంక్షన్ను పిలిచి తెలుసుకోవచ్చు మరియు మనము కాల వ్యవధిని సెట్ చేయవచ్చు మూడు విధులు అందుబాటులో ఉన్నాయి పీరియడ్ పీరియడ్ msperiod ms పీరియడ్ usperiod us మొదటిది సమయ వ్యవధిని సెకన్లలో రెండవది మిల్లీసెకన్లలో మూడవది మైక్రోసెకన్లలో పేర్కొంటుంది గమనించదగ్గ విషయం ఏమిటంటే మీరు దానిని సెకన్లలో పేర్కొన్నప్పుడు మీ పరామితి ఫ్లోటింగ్ పాయింట్ సంఖ్య అవుతుంది మీరు 2 5 వ్రాయవచ్చు కానీ మీరు మిల్లీసెకన్లు లేదా మైక్రోసెకన్లలో పేర్కొన్నప్పుడు పారామితులు పూర్ణాంకంగా ఉంటాయి కాబట్టి పాక్షిక భాగాలు అనుమతించబడవు మీరు దీన్ని గుర్తుంచుకోవాలి డ్యూటీ సైకిల్ వ్రాయడం ద్వారా మీరు మీ కాలాన్ని సెట్ చేయవచ్చు డ్యూటీ సైకిల్ పేర్కొనడానికి బదులుగా నియంత్రణ కలిగి ఉండటానికి మీతో మరొక మార్గం ఉంది మీరు పల్స్ విడ్త్ t on ను పేర్కొనవచ్చు ఇక్కడ కూడా మీరు సెకన్లు మిల్లీసెకన్లు లేదా మైక్రోసెకన్లలో పేర్కొనవచ్చు మళ్ళీ సెకన్లలో ఇది ఫ్లోటింగ్ పాయింట్ మిల్లీసెకన్లు మరియు మైక్రోసెకన్లు పూర్ణాంకాలుగా ఉంటుంది ఇప్పుడు వ్రాయడానికి సత్వరమార్గం ఉంది మీరు వెంటనే ఆ ఆబ్జెక్ట్ యొక్క పేరును ఏదో ఒకదానికి సమానంగా ఇస్తే అది రైట్ కి సమానం మేము కొన్ని ఉదాహరణలు తీసుకుంటాము నేను ఈ mbed h హెడర్ను చేర్చాలి ఎందుకంటే నేను ఉపయోగిస్తున్న అనేక ఫంక్షన్లు అన్నీ అక్కడ చేర్చబడ్డాయి ఈ PwmOut నేను మీకు చెప్పిన PWM ఆబ్జెక్ట్ మేము ఈ క్లాస్ యొక్క ఇన్స్టాఎస్ ను సృష్టించవలసి ఉంటుంది మీరు దానిని PWM1 అని పిలిచే ఒక ఆబ్జెక్ట్ సృష్టిస్తారు మరియు P21 పిన్ పేరు వివరణాత్మక కనెక్టర్కు సంబంధించి మీకు p 21 తెలుస్తుంది అక్కడ మీరు చూసే ఇరువైపులా ఒక కనెక్టర్ ఉంటుంది కన్వెన్షన్ ఏమిటంటే ఈ పిన్స్ 1 2 3 4 5 6 పిన్ నంబర్ 21 లాగా లెక్కించబడ్డాయి ఒక PWM పోర్ట్ లేదా మీరు ఆర్డునో కనెక్టర్ ఉపయోగిస్తే అది PWMD3 అని వ్రాయబడుతుంది కాబట్టి p21 కు బదులుగా మీరు D3 అని కూడా నేరుగా వ్రాయవచ్చు ప్రధాన ఫంక్షన్లో ఇది నేను వ్రాస్తున్న C కోడ్ నేను రెండు ఫంక్షన్లను పీరియడ్ మరియు రైట్ పిలుస్తున్నాను 01 అంటే 100 Hz మరియు నేను డ్యూటీ సైకిల్ 0 5 గా పేర్కొంటున్నాను రెండవ కోడ్ అదే ఇక్కడ నేను రైట్ అని పిలవడానికి బదులుగా సత్వరమార్గాన్ని ఉపయోగిస్తున్నాను నేను నేరుగా PWM1 0 5 అని వ్రాస్తే వాస్తవానికి మనం డ్యూటీ సైకిల్ 0 5 వ్రాస్తున్నామని దీని అర్థం ఇది కేవలం సత్వరమార్గం ఈ విధంగా మీరు PWM వేవ్ఫార్మ్ సృష్టించవచ్చు మరొక ఉదాహరణ తీసుకోండి ఇది 80 డ్యూటీ సైకిల్ తో 1 KHz పల్స్ ఇక్కడ వేవ్ఫార్మ్ ఇలా కనిపిస్తుంది 1 KHz అంటే కాల వ్యవధి 1 మిల్లీసెకన్లు మరియు 80 డ్యూటీ సైకిల్ అవుతుంది మీరు PWM పిన్ను పేర్కొన్న విధంగానే మీరు వ్యవధిని మిల్లీసెకన్లలో పేర్కొంటారు మరియు డ్యూటీ సైకిల్ 0 ఇది ఇలాంటి వేవ్ఫార్మ్ న్ని ఉత్పత్తి చేస్తుంది ఇది మనము తరువాత ప్రదర్శనలో చూస్తాము ఇప్పుడు STM32 బోర్డులో అందుబాటులో ఉన్న ఇంటరుప్పుట్లు ఏమిటో చూద్దాం అనేక అప్లికేషన్లలో మీరు కొన్ని పరికరాలను ఇంటర్ఫేస్ చేస్తున్నప్పుడు బయటి నుండి కొన్ని ఇంటరుప్పుట్ సంకేతాలను ఉత్పత్తి చేసే కొన్ని పరికరాలు ఉంటాయి ARM ప్రాసెసర్లలో చాలా ఇంటరుప్పుట్ కలిగించే మూలాలు ఉన్నాయని నేను పేర్కొన్నాను వాస్తవానికి మీరు ఏదైనా పోర్ట్ లైన్లను ఇంటరుప్పుట్ ఇన్పుట్గా ఉపయోగించవచ్చు మరికొంత వివరంగా పరిశీలిద్దాం STM32F4 జనరల్ ఫ్యామిలీ ఆఫ్ బోర్డు కోసం 23 బాహ్య ఇంటరుప్పుట్లు ఉన్నాయి ఈ 23 బాహ్య ఇంటరుప్పుట్లు రెండు విభాగాలుగా విభజించబడ్డాయి మొదటి విభాగంలో మనకు పోర్ట్ A పోర్ట్ B పోర్ట్ C వంటి సాధారణ ప్రయోజన IO పిన్స్ ఉన్నాయి నేను చెప్పినట్లుగా వీటిని ఇంటరుప్పుట్ కలిగించే ఇన్పుట్లుగా ఉపయోగించవచ్చు వాస్తవ ప్రయోగాలలో మీరు ఇంటరుప్పుట్ కలిగించే మూలాలను కనెక్ట్ చేయడానికి మాత్రమే ఈ పిన్లను ఉపయోగిస్తున్నారు కానీ కొన్ని నిర్దిష్ట పరికరాలు ఇంటరుప్పుట్లును సృష్టించే మరొక విభాగం ఉంది మీ USB ఇంటర్ఫేస్ ఇంటరుప్పుట్న్ని సృష్టించగలదు రోజు సమయాన్ని నిర్వహించే మీ నిజ సమయ గడియారం ఇంటరుప్పుట్న్ని సృష్టించగలదు మీరు ఉపయోగిస్తున్న టైమర్ ఇంటరుప్పుట్న్ని సృష్టించగలదు మీకు ఈథర్నెట్ వంటి నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఉంటే ఇది ఇది కూడా ఇంటరుప్పుట్న్ని ఉత్పత్తి చేస్తుంది ఇవి రెండవ వర్గంలోకి వచ్చే పరికర నిర్దిష్ట ఇంటరుప్పుట్లు అయితే మొదటి వర్గం మరింత సాధారణ ప్రయోజనం అయినవి మన ప్రయోగాలలో మనము మొదటి వర్గాన్ని ఉపయోగిస్తాము మొదటి వర్గంలో వీటిని సాధారణ ప్రయోజన IO లేదా GPIO ఇంటరుప్పుట్ లైన్స్ అంటారు ఈ వర్గంలో విస్తృతంగా చెప్పాలంటే 16 ఇంటరుప్పుట్ లైన్స్ఉన్నాయని మేము చెప్తాము ఈ ఇంటరుప్పుట్ లైన్స్లను లైన్ 0 నుండి లైన్ 15 గా సూచిస్తారు మనము ఉపయోగిస్తున్న ఈ ARM బోర్డ్లో మూడు సాధారణ ప్రయోజన IO పోర్ట్లు ఉన్నాయని మీరు గుర్తుంచుకోవాలి వాటిలో ప్రతి ఒక్కటి 16 బిట్స్ వీటిని పోర్ట్ A పోర్ట్ B మరియు పోర్ట్ C అంటారు ఇవి పోర్ట్ A0 నుండి పోర్ట్ A15 వరకు పోర్ట్ B0 నుండి 15 వరకు పోర్ట్ C0 నుండి 15 వరకు లెక్కించబడ్డాయి గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ 16 ఇంటరుప్పుట్ లైన్స్ అన్ని పోర్ట్ లైన్లతో స్వతంత్రంగా అనుసంధానించబడలేదు బదులుగా లైన్ 0 PA0 PB0 మరియు PC0 లకు అనుసంధానించబడి ఉంది కాబట్టి మీరు లైన్ 0 ను ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు మీ ఇంటరుప్పుట్ ఇన్పుట్ను PA0 లేదా PB0 లేదా PC0 కి కనెక్ట్ చేయవచ్చు దీని అర్థం మీరు PA0 మరియు PB0 లను రెండు వేర్వేరు ఇంటరుప్పుట్ ఇన్పుట్లుగా ఉపయోగించలేరు ఎందుకంటే అవి ఇంటరుప్పుట్ కి సంబంధించి ఒకే లైన్ ని సూచిస్తాయి అదేవిధంగా లైన్ 1 PA1 PB1 PC1 కు అనుసంధానించబడి ఉంది లైన్ 2 PA2 PB2 PC2 మరియు మొదలైన వాటికి అనుసంధానించబడి ఉంది నేను చెప్పినట్లుగా మీరు x యొక్క అదే విలువకు PAx PBx PCx ను ఉపయోగించలేరు ఎందుకంటే PAx PBx PCx అన్నీ ఒకే ఇంటరుప్పుట్ ఇన్పుట్ లైన్ x ను సూచిస్తాయి ఇది మీరు గుర్తుంచుకోవలసిన విషయం మీరు ఒకేసారి ఉపయోగించగల 16 ఇంటరుప్పుట్థింగ్ వనరులు ఉన్నాయి కానీ మీరు కనెక్షన్ కోసం అన్ని 48 పోర్ట్ ఇన్పుట్లు ఉపయోగించగలరు మనకు ఇంటరుప్పుట్ కోసం అందుబాటులో ఉన్న లైబ్రరీ ఫంక్షన్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి ఇంటరప్ట్ఇన్ అనేది క్లాస్ మీరు ఈ రకమైన ఆబ్జెక్ట్ ను సృష్టిస్తారు PWM లాగా మీరు ఏ పిన్ను కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో కూడా ఇక్కడ పేర్కొనండి మరియు ఇవి అందుబాటులో ఉన్న ఫంక్షన్లు రీడ్ అంటే మీరు ప్రస్తుతం 0 మరియు 1 అయినా ఇంటరుప్పుట్ ఇన్పుట్ యొక్క స్థితిని చదవగలరు మీరు రీడ్ని పిలిస్తే అది పూర్ణాంకం యొక్క 0 మరియు 1 గా వస్తుంది మీరు సృష్టిస్తున్న ఆబ్జెక్ట్ పేరును మీరు ఉపయోగిస్తే అది రీడ్కి సత్వరమార్గం రైస్ అని పిలువబడే ఒక ఫంక్షన్ ఉంది ఇక్కడ మీరు ఇచ్చే పరామితి ఒక ఫంక్షన్కు పాయింటర్ ఇంటరుప్పుట్ కలిగించే ఇన్పుట్లో స్వయంచాలకంగా పెరుగుతున్న అంచు ఉంటే ఆ ఫంక్షన్ ని పిలుస్తారు ఇది తప్పనిసరిగా మీ ఇంటరుప్పుట్ సర్వీస్ సబ్రోటిన్ లేదా ఇంటరుప్పుట్ హ్యాండ్లర్ ఫంక్షన్ లాగా పని చేస్తుంది మీరు C ప్రోగ్రామ్ వ్రాస్తున్నప్పుడు మీరు ఒక నిర్దిష్ట ఇంటరుప్పుట్ ఇన్పుట్ కోసం పేర్కొనవచ్చు ఇది మీ ఇంటరుప్పుట్ హ్యాండ్లర్ అవుతుంది మరియు మీరు enable irq disable irq ఫంక్షన్లను పిలవడం ద్వారా ఇంటరుప్పుట్లను ప్రారంభించవచ్చు మరియు నిలిపివేయవచ్చు ఇది మీకు కావాలంటే ఇంటరుప్పుట్లనుప్రారంభిస్తుంది మరియు నిలిపివేస్తుంది ఒక సాధారణ ఉదాహరణ చూపిద్దాం ఎడమ వైపున నేను ఇంటరుప్పుట్లనులను ఉపయోగించి ఒక సాధారణ ఉదాహరణ కోడ్ను చూపిస్తున్నాను ఇది మీ మైక్రోకంట్రోలర్ బోర్డు అని అనుకుందాం నేను D3 లైన్లో ఒక స్విచ్ను కనెక్ట్ చేశానని అనుకుందాం మనము సాధారణంగా ఒక స్విచ్ను కనెక్ట్ చేస్తాము మనము రెసిస్టెన్స్ ను కనెక్ట్ చేస్తాము అప్పుడు మీరు ఇలాంటి స్విచ్ను కనెక్ట్ చేస్తారు మనము మరొక వైపు 5 వోల్ట్లను కనెక్ట్ చేస్తాము మరియు ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఉంది ఈ స్విచ్ తెరిచి ఉంటే హై వోల్టేజ్ లేదా లాజిక్ 1 D3 కి వస్తుంది అది నొక్కితే భూమికి షార్ట్ అవుతుంది మరియు లాజిక్ 0 వస్తుంది మరియు మనము మరొక వైపు D2 లో ఒక LED ని కనెక్ట్ చేస్తున్నాము మనము రెసిస్టెన్స్ను కనెక్ట్ చేస్తున్నాము అప్పుడు మీరు ఒక LED ని కనెక్ట్ చేస్తున్నారు అప్పుడు మనము దానిని 5 వోల్ట్లకు కనెక్ట్ చేస్తున్నాము కాబట్టి D2 0 అయినప్పుడు కరెంట్ ప్రవహిస్తుంది మరియు LED మెరుస్తుంది D2 1 అయితే కరెంట్ ప్రవహించదు ఎందుకంటే రెండు వైపులా ఒకే వోల్టేజ్ ఉంటుంది మరియు LED ప్రకాశిస్తుంది ఈ విధంగా నేను కనెక్షన్లు చేసాను నాకు కావలసినది ఏమిటంటే ఈ స్విచ్ నొక్కిన ప్రతిసారీ LED యొక్క ప్రకాశించే స్థితి మారాలి అంటే ఆఫ్లో ఉంది ప్రోగ్రామ్లో ఎప్పటిలాగే మేము ఈ mbed h ను చేర్చుకున్నాము అప్పుడు మనము ఇంటరప్ట్ఇన్ రకం యొక్క ఒక ఆబ్జెక్ట్ ను సృష్టించాము మనము స్విచ్ అనే పేరు ఇచ్చాము మనము దానిని D3 కి కనెక్ట్ చేసాము D3 అనేది మీరు ఇంటరప్ట్ ఇన్పుట్ను కనెక్ట్ చేసిన పిన్ సంఖ్య మరియు ఇది డిజిటల్ అవుట్పుట్ పిన్కు దారితీసింది దాని కోసం మనం ఉపయోగించే మరో ఆబ్జెక్ట్ ఉంది దీనిని డిజిటల్ అవుట్ అంటారు అన్ని డిజిటల్ అవుట్పుట్ పోర్ట్ లైన్ల కోసం మనము డిజిటల్ అవుట్ రకం యొక్క ఈ ఆబ్జెక్ట్ ను ఉపయోగిస్తాము మరియు ఈ కనెక్షన్ యొక్క పేరు కు దారితీసింది మరియు ఇక్కడ నేను పోర్ట్ సంఖ్య D2 ను ఉపయోగించాను ఇది నా మెయిన్ ఫంక్షన్ ఇక్కడ మేము మొదట ఈ రైస్ కు పిలుపునిచ్చాము స్విచ్ మీరు సృష్టించిన ఆబ్జెక్ట్ rise అంటే నేను ఆబ్జెక్ట్ స్విచ్కు సంబంధించి ఈ ఫంక్షన్ను పిలుస్తున్నాను మరియు నేను ఇచ్చిన టోగుల్toggle అంటే టోగుల్ అడ్రస్ టోగుల్ అనేది ఒక ఫంక్షన్ పేరు దీని అర్థం ఆ ఇంటరుప్పుట్ ఇన్పుట్లో స్వయంచాలకంగా పెరుగుతున్న అంచు ఉన్నప్పుడు ఫంక్షన్ టోగుల్ పిలువబడుతుంది మరియు ఆ తర్వాత మీ ప్రధాన ప్రోగ్రామ్ వేచి ఉన్న డమ్మీ లూప్ ఉంటుంది స్విచ్ ప్రెస్ ఉన్న ప్రతిసారీ ఇంటరుప్పుట్ వస్తోంది అంటే ఏమి జరుగుతుంది టోగుల్ ఇప్పుడే led Led చేస్తుంది లీడ్ 0 అయితే అది 1 అవుతుంది అది 1 అయితే అది 0 అవుతుంది కాబట్టి ప్రతి స్విచ్ ప్రెస్ టోగుల్ నీ పిలుస్తాము మరియు స్థితి మారుతుంది దీనితో మనం ఈ లెక్చర్ చివరికి వస్తాము ఇక్కడ PWM మరియు STM 32 బోర్డులో అందుబాటులో ఉన్న ఇంటరుప్పుట్ ఇంటర్ఫేస్ల గురించి మరియు వాటిని ఎలా ఉపయోగించాలో మీకు చెప్పడానికి మేము ప్రయత్నించాము ధన్యవాదాలు